కాబట్టి మనం మళ్ళీ తిరిగి వచ్చాము కాబట్టి ఇప్పుడు మీరు సైనుసోయిడల్ సిగ్నల్ ని ప్రదర్శించే ఫేసర్ ని చూస్తారు కాబట్టి ఇక్కడ వాస్తవానికి మొదటి విషయం ఏమిటంటే మన అవగాహన స్పష్టంగా ఉండాలని తెలుసు సంఖ్యా పరిష్కారానికి లేదా ఆలోచనలను పొందడానికి విషయాలు పూర్తిగా స్పష్టంగా ఉంటాయి కాబట్టి దీన్ని ఎలా చేయాలో చూద్దాం కాబట్టి ఒక సైనూసోయిడల్ సిగ్నల్ ని సూచించిన ఫేసర్ లను అన్నింటినీ పరిశీలిస్తే ఈ విషయం వినండి OA OA అని పిలవబడే దాన్ని కలిగి ఉన్నాము ఆ వ్యాసార్థం OA అని అనుకుందాం ఇది వృత్తం యొక్క కేంద్రం O ఉందని అనుకుందాం మరియు ఇది OA అనేది సైనూసోయిడల్ పరిమాణం యొక్క గరిష్ట విలువను సూచిస్తుంది ఇది కరెంట్ కావచ్చు వోల్టేజ్ కావచ్చు కాబట్టి మరియు ఈ స్థితిలో ఇది అపసవ్యదిశ లో తిరుగుతుంది కాబట్టి ఆ సందర్భంలో ఆ నిలువు గా ఉన్న ప్రక్షేపణం తీసుకుంటే అది A B దానిని శుభ్రం చేస్తాను A B ఇది నిలువు ప్రక్షేపణం A B OA కి సమానం అనుకుందాం ఇది sin θ నిలువు ప్రక్షేపణం అంటే A B OA కి సమానం కాబట్టి O A అనేది సైనూసోయిడల్ పరిమాణాల యొక్క గరిష్ట విలువ ఉదాహరణకు O A అనుకుందాం ఈ సంకేతం O A i కి సమానం అని అనుకుందాం ఇది కరెంట్ సంకేతం సరైనది ఇది గరిష్ట విలువ అని నేను చెబుతాను గరిష్ట విలువ O A Imకి సమానంఅని అనుకుందాం ఇది కరెంట్ యొక్క గరిష్ట విలువ కరెంట్ గరిష్ట విలువ అంటే ఇదిIm sin కు సమానం అని అనుకుందాం మరియు ఈ A B గరిష్ట విలువIm అంటే O A O A బదులుగా OA మరియు A B Im sin కి సమానం ఇప్పుడు దానిని శుభ్రం చేస్తాను అంటే AB దీని యొక్క నిలువు ప్రక్షేపణం Im sin కు సమానం క్షమించండి ఇప్పుడు θ 0 కు సమానంగా ఉన్నప్పుడు θ 0 కి సమానంగా ఉన్నప్పుడు అప్పుడు AB 0 కి సమానంగా ఉంటుంది అప్పుడు AB 0 కి సమానంగా ఉంటుంది కాబట్టిθ 0 కి సమానంగా ఉన్నప్పుడు ప్రక్షేపణం చేయండి కాబట్టి ఇది ఇక్కడ ప్రారంభమయ్యే మూలం ఇప్పుడు θ యొక్క మరొక విలువ మరొక విలువను తీసుకుంటే ఈ కోణం θ ఈ కోణం θ తో A B Im sin θ కి సమానం కాబట్టి ఈ విధంగా ఇక్కడ మరొక విషయం తీసుకోండి అదేవిధంగా ఇక్కడ ఎక్కడైనా మరొక బిందువు తీసుకోవచ్చు θ అధీకృతిస్తుంది ఇది θ ఇప్పుడు ఈ విధంగా ఇది ఒక బిందువుకు వచ్చినప్పుడు ఈ O A ఎప్పుడు వస్తుందో చెప్పండి ఈ O A ఇక్కడకు వస్తుంది ఇక్కడ మరొక బిందువు తీసుకుంటాము అదేవిధంగా θ 90 o కు సమానమైనప్పుడు θ 90 o కి సమానమైనప్పుడు A B Im కి సమానం కాబట్టి ఇక్కడ ప్రక్షేపణం తీసుకోండి ఇది గరిష్ట విలువ కాబట్టి దీన్ని గీస్తే రేఖాచిత్రం ఇలా వస్తుంది ఎప్పుడు θ కన్నా ఎక్కువ అంటే 90 o మించి 90 o కన్నా ఎక్కువ అవుతుందో అప్పుడు మళ్ళీ ప్రక్షేపణం తీసుకోండి బిందువు ఇక్కడకు వస్తుంది ఈ వైపు θ అధీకృతిస్తుంది θ అధీకృతిస్తుంది అదేవిధంగా ఇది ఎప్పుడు ఇక్కడకు వస్తుంది θ 90 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఈ బిందువు ఇక్కడకు వస్తుంది అదేవిధంగా ఇక్కడకు వచ్చినప్పుడు ఈ బిందువు ఇక్కడకు వస్తుంది చివరకు అది ఎప్పుడు వస్తుంది అది వచ్చినప్పుడు θ 80 o మళ్ళీ అది 0 అవుతుంది ఈ చుక్కలన్నిటిని తీసుకొని దానితో కలిపి గీస్తే అది సైన్ వక్రంగా ఉంటుంది చివరికి ఇది సైన్ యొక్క ఉత్పత్తి O A తిరుగుతోంది కాబట్టి ఇది ఇక్కడ ఎదోఒక స్థానానికి ఇక్కడ ఎదోఒక స్థానానికి వస్తుంది ఈ విధంగా అది కదులుతుంది మరియు ఇది ఎక్కడికి వస్తుంది ఇది 180 oతరువాత ఇది 270 o మరియు ఇది ఎప్పుడు ఇక్కడికి వస్తుందో అది 360 o కాబట్టి ఇది ఇలా కదులుతోంది కాబట్టి ఇది కాబట్టి ఇది నా 90 o ఇది 180 o మరియు ఈ బిందువు 270 o చివరకు ఈ బిందువు 360 o కాబట్టి ఈ వైపుకు వచ్చినప్పుడు ఈ వైపుకు వస్తున్నప్పుడు మళ్ళీ ఈ విలువ ప్రతికూలంగా మారుతుంది కాబట్టి ఈ బిందువు ఇది ఎక్కడో ఉంటుంది ఈ బిందువు నుండి ఇది ఈ విధంగా వస్తుంది మరియు చివరకు 360 o వరకు చేస్తే ఇది సైనోసోయిడల్ ఉత్పత్తి అవుతుంది సంకేతాల ఉత్పత్తి అంటాము అంటే ఈ విధంగా ఏదైనా వోల్టేజ్ మరియు కరెంట్ యొక్క గరిష్ట విలువను తీసుకుని ఆపై సవ్య అపసవ్యదిశ లో కదలాలి తదనుగుణంగా θ 0 నుండి 360 o మధ్య θ పెరుగుతోంది మరియు ఇలా గీస్తే మరియు O A మరియు A B యొక్క నిలువు ప్రక్షేపణం Im sin θ కు సమానం అయితే అనగా A B Im sin θ కు సమానం మరియు ప్రతి బిందువు తీసుకుని కలిపి గీస్తే అది సైనూసోయిడల్ సంకేతాన్ని ఇస్తుంది సైనూసోయిడల్ సంకేతం యొక్క సైనూసోయిడల్ సూచన ఈ విధంగా ఉంటుంది అంటే ఫేసర్ వాస్తవానికి ఫేసర్ ఒక భ్రమణ వెక్టార్ ఎందుకంటే 0 మరియు 360 o మధ్య కోణీయ రేఖ ఇది ఇక్కడ కదులుతోంది ఇది సవ్యదిశలో లేదా లేదా అపసవ్యదిశ గా కదులుతోంది అయినప్పటికీ ఫేసర్ తిరిగే వెక్టార్ అంటే వోల్టేజ్ ఈ విధంగా వ్రాసేటప్పుడు V బాణం బాణం తో సూచించేది వాస్తవానికి ఫేసర్ పరిమాణం కానీ ఇంపెడెన్స్ దానిని నేను శుభ్రం చేస్తాను కానీ z వ్రాసేటప్పుడు r jx సమానంగా వుంటుందని తరువాత చూస్తాము కాబట్టి ఇంపెడెన్స్ కి కేవలం z బార్ను ఉంచండి ఇంపెడెన్స్ ఒక ఫేసర్ పరిమాణం కాదు అది ఎందుకు ఫేసర్ పరిమాణం కాదు అది తరువాత చూద్దాం కానీ వోల్టేజ్ మరియు కరెంట్ ఫేసర్ పరిమాణాలు మరియు ఫేసర్ ఒక భ్రమణ వెక్టార్ కాబట్టి ఇది ఏమిటి ఆ సైనూసోయిడల్ ఉత్పత్తి మరియు ప్రతిదీ ఇక్కడ ఇవ్వబడింది ω 2πf కు సమానం కాబట్టి ఇది Im sin 2πf t అని వ్రాయబడింది కాబట్టి ఇది ఇంతే ఇక్కడ ఇది ఇక్కడ ఉంది కానీ ఇక్కడ ఈ వ్యక్తీకరణ ఉంది కాబట్టి తదుపరిది ఇది ఇప్పుడు కొన్ని విషయాలను అర్థం చేసుకోవాలి ఇక్కడ రాసి ఉంది అది తరువాత చదవండి కానీ ముందు వినండి కరెంట్ మరియు వోల్టేజ్ తరంగ రూపం ఉందని అనుకుందాం కాబట్టి దీనిని వాస్తవానికి ఇది వోల్టేజ్ తరంగ రూపం ఇప్పుడు ఈ లోపలి వృత్తం ఇది OB యొక్క గరిష్ట విలువ ఎప్పుడైనా ఉంటే వోల్టేజ్ పరిమాణం యొక్క గరిష్ట విలువ అంటే O B ఉదాహరణ చెప్పడానికి ఇది Vm ఇది వోల్టేజ్ స్కేల్ విషయం గురించి మరచిపోండిఅది పరిగణించదగ్గ సమస్య కాదు మీరు విషయం అర్థం చేసుకోవాలి అంతే ఆ సమయంలో కరెంట్ ఈ OA ఆ స్థానం లో సమయంలో కరెంట్ కి సమానంగా ఆ సమయంలో ఈ విధంగా ఉండనివ్వండి మరియు ఈ వోల్టేజ్ మరియు ఈ కరెంట్ మధ్య ఈ కోణం ఇది ϕ ఇప్పుడు ఇదే విధంగా అంటే ϕ ఈ రెండూ అపసవ్యదిశలో తిరుగుతున్నాయి అంటే ω ఇవ్వబడింది కాబట్టి ω 2πf t ω క్షమించండి ω 2πf కు సమానం కాబట్టి అది ω ω 2πf కు సమానం కాబట్టి F అనేది ఫ్రీక్వెన్సీ ఇది అపసవ్యదిశ లో తిరుగుతోంది ఇప్పుడు సగటు కరెంట్ తరంగ రూపాల ను మరియు వోల్టేజ్ తరంగ రూపాల ను తీసుకుంటే కరెంట్ స్థానం O A వద్ద కరెంట్ స్థానం OA వద్ద మరియు వోల్టేజ్ V వద్ద ఉన్నప్పుడు మరియు ఇది ϕ మరియు అవి అపసవ్యదిశ లో కదులుతున్నాయి మరియు ω ఇవ్వబడింది f అనేది ఫ్రీక్వెన్సీ మరియు ω 2πf కు సమానం కాబట్టి ఆ సందర్భంలో ఇది కదులుతుంది అంటే B మరియు A ల స్థానం ఏదైనా కానీ వాటి మధ్య కోణం స్థిరంగా ఉంటుంది ఉదాహరణకు B ఇక్కడ ఎక్కడో ఉంటే మరియు A ఇక్కడ ఎక్కడో ఉంది అనుకుందాం ఈ కోణం ϕ ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది ఎందుకంటే రెండూ కలిసి కదులుతున్నాయి ఇది మరియు అపసవ్యదిశ లో కదులుతున్నాయి కాబట్టి ఫ్రీక్వెన్సీ ఒకే విధంగా ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలో ఏమి జరుగుతుంది మరియు ఈ బిందువు నుండి వోల్టేజ్ యొక్క ప్రక్షేపణం చేస్తే అది ఈ విషయానికి వస్తే ఏదో బిందువు ఉంటుంది ఇదే ఈ బిందువు మరియు ఎప్పుడు అది 90 o కంటే ఎక్కువ వస్తుందో ఇది చివరకు గరిష్ట విలువ Vm కి వెళ్లి 0 కి వస్తుంది మరియు మళ్ళీ ఇది ఇలా కదులుతుంది అదేవిధంగా ఈ OA Im గా పరిగణించబడినది ఈ సమయంలో θ 0 కి సమానము కాబట్టి ఆ సందర్భంలో ఏమి జరుగుతుంది ఈ బిందువు ఈ బిందువు మొదలవుతుంది ఈ బిందువు అది ప్రారంభమవుతుంది మరియు ఆ విధంగా ఈ కరెంట్ తరంగం సైన్ సైనూసోయిడల్ వోల్టేజ్ కూడా సైనూసోయిడల్ గా ఉంటుంది కానీ ఈ సమయంలో θ t విలువ 0 సమానం లేదా θ 0 కి సమానం ఈ సమయంలో కరెంట్ తరంగ రూపం అక్కడ నుండి ప్రారంభమవుతుంది ఎందుకంటే స్థానం ఇక్కడ ఉంది మరియు వోల్టేజ్ ఇక్కడ నుండి ప్రారంభమవుతుంది కాబట్టి ఈ విధంగా ఈ సైనూసోయిడల్ తరంగ రూపం వోల్టేజ్ మరియు కరెంట్ రెండూ ఉత్పత్తి అవుతాయని అనుకుందాం అయితే ఈ రెండిటి మధ్య కోణం ఒకే విధంగా ఉంటుంది ఉదాహరణకు ఈ విషయం ఇక్కడ వోల్టేజ్ మరియు కరెంట్ పై రెండు పరిమాణాలను తీసుకుంది OA OB సూచించబడింది మరియు ప్రతిదీ ఇక్కడ వ్రాయబడింది ఇక్కడ ఫేసర్ OB కరెంట్ కి ముందు ఉంది ఇది ఫేసర్ ర్రేఖాచిత్రం ఇది ఏది ముందుబడింది మరియు దాని అర్థం ఏమిటి ముందు లేదా వెనుకబడి ఉండడం అంటే అర్థం ఏమిటి ఆ సందర్భంలో ఏమి జరుగుతుంది v ను చూద్దాము అసలు ముందుl మరియు వెనుకబడి ని అర్థం చేసుకోండి మరియు తరువాత దీనికి వద్దాము కాబట్టి మొదట దీనిని శుభ్రం చేయాలి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ముందు ఉండడం అంటే ఏమిటి ఈ రెండు తరంగ రూపాలలో ఏది గరిష్ట విలువ చేరుకున్నది అని చూడాలి పరిమాణం గురించి మరచిపోండి మరొక విషయం ఏది దాని గరిష్ట విలువని మరొకదాని కంటే ముందు చేరుకున్నది అని చూడాలి కాబట్టి ఆ సందర్భంలో ఇది వోల్టేజ్ తరంగ రూపం ఇది కరెంట్ కంటే ముందుగా గరిష్ట విలువకు చేరుకుంటుంది ఎందుకంటే ఇది గరిష్ట విలువ చేరుకున్నప్పుడు కరెంట్ ఇక్కడ ఉంది కాబట్టి వాస్తవానికి వోల్టేజ్కరెంట్ కంటే ముందు గరిష్ట విలువ చేరుకుంటుంది ఎందుకంటే కరెంట్ ఇక్కడ ఉంది ఇది ఒక విషయం లేదా మరొక మార్గం ఏది మొదట 0 కి వస్తోంది కరెంట్ తో పోల్చితే మొదట ఏ వోల్టేజ్ 0 కి వస్తోంది కాబట్టిరెండు విధాలుగా చేయవచ్చు ఒకవేళ ఈ రెండు తరంగ రూపాలలో వోల్టేజ్ మొదట గరిష్ట విలువని చేరుకుంది తరువాత కరెంట్ గరిష్ట విలువని చేరుకుంది అంటే వోల్టేజ్ వాస్తవానికి కరెంట్ కంటే ముందు ఉంది అని అర్ధం లేదా వేరే విధంగా చెప్పాలంటే వోల్టేజ్ వాస్తవానికి మొదట 0 కి వస్తుంది తరువాత కరెంట్ వస్తుంది అంటే వోల్టేజ్ కరెంట్ కంటే ముందు ఉందిమరియు ఈ కోణం ϕ వాస్తవానికి ఇది కోణం ϕ ఈ వోల్టేజ్ మరియు కరెంట్ మధ్య ఇదే ఇది కోణం ϕలేదా రెండిటి మధ్య ఈ కోణం ఈ వ్యత్యాసం ϕ కాబట్టి ముందుకు సాగు మార్గాల్లో వోల్టేజ్ మరియు కరెంట్ తరంగ రూపాలు ఉన్నాయి వోల్టేజ్ కరెంట్ కంటే ముందు గరిష్ట విలువని చేరితే దాని అర్ధం వోల్టేజ్ కరెంట్ కంటే ముందుంది లేదా వోల్టేజ్ కరెంట్ కంటే ముందు 0 కి చేరుకుంటే దాని అర్థం వోల్టేజ్ కరెంట్ కంటే ముందుంది వోల్టేజ్ కంటే వెనుక కరెంట్ గరిష్ట స్థాయికి చేరుకుంటుంది అంటే కరెంట్ వోల్టేజ్ నుండి వెనుకబడి ఉంటుంది లేదా వోల్టేజ్ చేరుకున్న తరువాత కరెంట్ 0 కి చేరుకుంది కనుక వోల్టేజ్ కి సంబంధించి కరెంట్ వెనుకబడి ఉంటుంది కాబట్టి ఈ దూరం ఈ దూరం గరిష్టంగా ఉంటుంది ఇది ముందు లేదా వెనుకబడి ఉండడం యొక్క భావనకాబట్టి ఈ సందర్భంలో ఏమి జరుగుతుంది వోల్టేజ్ ఈ కరెంట్ కంటే కోణం ϕ తో ముందుంది దీనిని శుభ్రం చేస్తాను ఒకవేళ ఇది కరెంట్ సంకేతం గా తీసుకొంటే అంటే v Vm sin ω t కి సమానం ఇది కరెంట్ సంకేతం sin ω t అని పిలుస్తారు మరియు θ ωt కాబట్టిVm sin ω t ఇది కరెంట్ సంకేతం కానీ వోల్టేజ్ ఈ విషయంలో ముందుందిఈ కోణం ϕ క్షమించండి ఇది క్షమించండి ఇది శుభ్రం చేయాలి ఇది వోల్టేజ్ కాదు క్షమించండి ఇది కరెంట్ ఈ కరెంట్ Im పొరపాటున వోల్టేజ్ వ్రాసాను కాబట్టి కరెంట్ Imsin ω t కు సమానం కాబట్టి ఇది కరెంట్ తరంగ రూపం ఇప్పుడు వోల్టేజ్ సందర్భంలో వోల్టేజ్ ఈ కరెంట్ ϕ తో ముందుంది కాబట్టి వోల్టేజ్ v Vm sin ω t ϕ కు సమానం ఎందుకంటే θ ఈ స్థానం నుండి ఆ స్థానానికి కదులుతోంది కాబట్టి ఇది Vm sin ω t ϕ అవుతుంది ఎందుకంటే వోల్టేజ్ కరెంట్ కంటే ముందుంది కాబట్టి ϕ కోణం సానుకూలంగా ఉండాలి కాబట్టి Vm sin ω t కి సమానం అని రాయవచ్చు అంటే ఫేసర్లో ఇలా చేస్తే ఒకవేళ ఫేసర్లో రాస్తే I Im sin ω t కు సమానం ఈ విధంగా ఉంటుంది కాబట్టి rms విలువ వాస్తవానికి Im √ 2 ఇది కరెంట్ యొక్క rms విలువ అంటే దీన్ని వ్రాసేటప్పుడు ఇది rms విలువ మనం Im √ 2 అని వ్రాయగలము కోణం 0 o ఎందుకంటే Im sin ω t కి సమాన దానితో ఏమీ లేదు కాబట్టి దీన్ని వ్రాయవచ్చు ఎప్పుడైనా వ్రాసేటప్పుడు Im √ 2 కోణం 0 కు సమానం మరియు ఈ కొద్దిగా ప్రారంభంలో మొదట్లో ఇక్కడ బాణం ఉంది ఇది ఫేసర్ పరిమాణం అని సూచిస్తుంది ఇది కోణం 0 o సూచిస్తుంది కాబట్టి ఇక్కడ బాణం లేదు అంటే ఇది మగ్నిట్యూడ్ ని సూచిస్తుంది మరియు ఇది rms విలువ అంటే I Im √2 అని రాసినప్పుడు అది rms విలువ అవుతుంది కోణం 0 o అని ముందు చూశాము కాబట్టి కోణం 0 కి సమానం అని రాస్తే కొన్నిసార్లు చిన్న లేదా పెద్ద అక్షరంలో రాసినా పర్వాలేదు ఇప్పుడు వోల్టేజ్ విషయంలో వోల్టేజ్ v Vm sin ω t ϕ కు సమానం రాయొచ్చు కాబట్టి ఈ ఫేసర్ పరిజ్ఞానం లో v బాణం అని రాయొచ్చు సరే బాణం అంటే దానిని సూచించగల వేరే మార్గం కానీ v బాణం పెట్టడం rms విలువ Vm √ 2 కు సమానం అప్పుడు కోణం కోణం ఎలా ఉండాలి ϕ ఎందుకంటే ఇది ముందుంది ఈ కోణం ϕ ఉండాలి కాబట్టి దీని అర్థం వాస్తవానికి V కోణం ϕ అని వ్రాయవచ్చు V అనేది rms విలువ కానీ ఇక్కడ బాణం లేదు అంటే ఇది rms విలువ యొక్క మగ్నిట్యూడ్ కాబట్టి v అనేది Vm √ 2 కు సమానం ఇది rms విలువ సంఖ్యా పరమైన సమస్యలను పరిష్కరించేటప్పుడు అందులో నిర్దేశిస్తే తప్ప rms విలువను తీసుకుంటాము కాబట్టి ఇది వాస్తవానికి V కోణం ϕ ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే అది నా ఉద్దేశం అది I కోణం 0 o అయితే v V కోణం ϕ కి సమానం ఇప్పుడు ఫేసర్ రేఖాచిత్రాన్ని గీసినట్లైతే ఫేసర్ ఒక భ్రమణ వెక్టార్ ఇది మాత్రమే మనం చూడవలసిన తేడా కాబట్టి దీన్ని ఇలా గీస్తే ఇది I అని అనుకుందాం ఇది నా లైన్ కోణం 0 అయినప్పుడు మరియు ఇది V కోణంϕ కాబట్టి ఇది నా v మరియు అది vమరియు ఈ కోణం ϕ అంటే వాస్తవానికి v కరెంట్ I కంటే ϕ కోణంతో ముందుంది లేదా వేరే విధంగా రాయవచ్చు ఒకవేళ v ను సూచన గా తీసుకుంటే దానిని శుభ్రం చేస్తాను లేకపోతే ఇది నా v మరియు ఇది i కాబట్టి ఈ సందర్భంలో అది కూడా ϕ కాబట్టి దీన్ని చేసేటప్పుడు ఎప్పుడు గీస్తున్నారో అదే విషయం చెప్పండి మరియు ఇది V మరియు ఈ కోణం ϕ కాబట్టి ఏం చేస్తున్నారు దీన్ని ఈ ఒక ϕ కోణాన్ని తిప్పండి కాబట్టి v దీనికి వస్తుంది మరియు కదులుతుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా i వెనుకబడి ఉంది V ϕ కోణంతో ముందుంది కోణంతో I ϕ కంటే ముందుంది ఇక్కడ కూడా అదే విషయం I ϕ అనేది v ϕ నుండి వెనుకబడింది కోణంతో ముందుంది కాబట్టి ఇది ముందుంది మరియు ఇది వెనుకబడింది అంటే రెండు తరంగ రూపాలు ఉంటే ఏది మొదట గరిష్ట విలువను చేరుకుంటుందో చూడాలి ఏది మొదట గరిష్ట విలువను చేరుతుందో ఆ పరిమాణం ఇతర పరిమాణాని కంటే ముందుంటుంది లేదా ఏ ఒకటి వేరే దాని కంటే ముందు 0 కి చేరుకుంటుందో ఆ పరిమాణం ముందుంటుంది మరొకటి దీనికి వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఇక్కడ వ్రాసి ఉంది ఇది అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాము కాబట్టి ఈ సంఖ్యను చూడటం చాలా సులభం ఇది తదుపరి దాదాపు 3 4 5 కాగితాల వరకు ఈ గమనికలు రాసి ఉంచాము ఆ తరువాత ఈ విషయం చెప్పాను కానీ ప్రతిదీ ఇక్కడ వ్రాయబడింది కాబట్టి ఇది ముందు లేదా వెనుకబడి ఉండడం కి సంబంధించిన భావన కాబట్టి అందుకే ఈ రేఖాచిత్రంలో అక్కడ చెప్పిన దానిని అర్ధం చేసుకునే మరొక విషయం ఇక్కడ ఉంది అంటే అది v V కోణం ϕ కి మరియు i i కోణం 0 కి సమానం కాబట్టి ఇది V i కంటే ముందుంది లేదా i V కంటే వెనుకబడి ఉంటుంది ఇది కూడా వ్రాసాము ఇప్పుడు v ని V కోణం 0 ను సూచనగా పరిగణిస్తే ఇది కోణం ϕ అవుతుంది ఈ విషయం మరియు ఈ రెండు విషయాలు ఒకటే ఇక్కడ కూడా v అదే విషయం కోణం 0 o ను పెడితే అది i ϕ కోణంతో వెనుకబడి ఉంటుంది లేదా v ϕ కోణంతో ముందుంటుంది ఇక్కడ కూడా v సూచన తీసుకుంటే v ϕo తో ముందుబడి ఉంటుంది లేదా i ϕo తో వెనుకబడి ఉంటుంది కాబట్టి అదే విధంగా వ్రాయవచ్చు కాబట్టి ఇక్కడ దీనిని Vm sin ω t గా తీసుకుంటాము కేవలం అర్థం చేసుకోవటానికి ఆ సందర్భంలో కరెంట్ ϕ కి బదులు im sin ω t ϕ గా ఉంటుంది కాబట్టి ఇది ముందు లేదా వెనుకబడి ఉండడం కి సంబంధించిన భావన ఇక్కడ అదే విధంగా కరెంట్ సూచన గా ఫేసర్ గా పరిగనిద్దాము ఈ విషయాలనీ చర్చించాము అక్కడ చిన్న అక్షరం తీసుకున్నాం కానీ ఇక్కడ అది పెద్ద అక్షరం తీసుకుంటాము పట్టింపు లేదు కాబట్టి ఇది V ఇది i వోల్టేజ్ సూచన గా ఉన్న ఫేసర్ ఇక్కడ v అదే విషయం V ϕ కోణం తో ముందు ఉంటుంది లేదా V ϕ కోణం తో వెనుకబడి ఉంటుంది మరియు ఇక్కడ కూడా v ముందు లేదా i ϕ కోణం తో వెనుకబడి ఉంటుంది ఇది కరెంట్ సూచన ఫేసర్ ఇది వోల్టేజ్ ఇక్కడ వోల్టేజ్ సూచన ఫేసర్ గా తీసుకోబడింది ఇక్కడ కరెంట్ సూచన ఫేసర్గా తీసుకుంన్నాము కానీ అర్థం ఒకే విధంగా ఉంటుంది సంఖ్యా పరంగా చేసినా అర్థం ఒకే విధంగా ఉంటుంది ఎటువంటి మార్పు ఉండదు కాబట్టి ఇది వోల్టేజ్ లేదా కరెంట్ యొక్క వెనుకబడి మరియు ముందుండడం కి సంబంధించిన భావన మరియు సైనూసోయిడల్ తరంగ రూపాన్ని ఉత్పత్తి చేస్తుంది తరువాత ఇది వెక్టార్ విశ్లేషణ నుండి వచ్చింది భౌతికశాస్త్రం నుండి ఈ విషయాలన్నీ మనకి తెలుసు రెండు ఫేసర్ పరిమాణాల కూడిక మరియు వ్యత్యాసం అనుకుందాం వెక్టార్ ఇక్కడ కూడా అదే విధంగా చేస్తుంది ఇది నా V1 అని అనుకుందాం ఇది నా V1 ఇది కోణం θ1 మరియు ఇది V2 మరియు కోణం θ2 ఇవ్వబడింది కాబట్టి Va V1 V2 బాణంగుర్తు ఫేసర్ అని సూచిస్తుంది కాబట్టి మరియు వెక్టార్ విశ్లేషణను భౌతికశాస్త్రంలో అదే విషయం చూశాము కాబట్టి అదేవిధంగా మరియు ఈ పంక్తి ఒక క్షితిజ సమాంతర రేఖ ఒక సూచన ఇక్కడ కూడా ఇది సూచన ఇక్కడ ఇది వ్యత్యాసం కాబట్టి ఇది ఫలితం ఇది Va ' a' అనేది కూడిక ని సూచిస్తుంది మరియు ఇక్కడ Vs వ్యత్యాసం ని సూచిస్తుంది ఒక బాణం లేదు కానీ ఏమైనప్పటికీ అది Vs కాబట్టి ఇది V1 మరియు ఇది V2 కాబట్టి Vs అంటే ఏమిటో తెలుసుకోవాలంటే Vs అంటే ఏమిటి కాబట్టి Vs V1 V2 కు సమానమని సులభంగా తెలుసుకోవచ్చు అది V2 కాబట్టి ఈ సందర్భంలో రెండు మార్గాలు అది V2 అయితే ఒక మార్గం తయారవుతుంది ఈ వైపు V2 అంటే ఇప్పుడు ఫేసర్ కూడికకి వెళితే లేదా ఇప్పుడు వెక్టార్ కుడికని చూద్దాము కాబట్టి Vs V1 V2 కు సమానం ఉంటుంది మరో విధంగా ఇది చేస్తే V2 మరియు ఇది కూడా ఇదే V2 ను దీనికి సమాంతరంగా తీసుకోవచ్చు కాబట్టి Vs V1 కి సమానం ఈ దిశ మరియు బాణం ఇక్కడ ఉంది కాబట్టి ఇది V2 ఉంటుంది ఈ విధంగా లేదా ఈ విధంగా ఉంటుంది వెక్టార్ కి అదే విధంగా చేయవలసి ఉంటుంది కానీ ఇది బీజగణిత కూడిక కాదు ఇది ఫేసర్ కూడిక అవుతుంది తరువాత సంఖ్యాపరంగా తీసుకున్నప్పుడు దీనిని చూస్తారు ఇప్పుడు ఫేసర్ అనేది సంక్లిష్ట సంఖ్య కాబట్టి ఒక ఫేసర్ కి మూడు సమానమైన సంజ్ఞామానం ఉన్నాయి సంక్లిష్ట సంఖ్య అనేది ఉన్నత గణితం శాస్త్రం లో ప్రారంభమైందని మీకు తెలుసు కాబట్టి ఒక మార్గం ఒక విషయం ఏమిటంటే పోలార్ రూపం మొదటి విషయం పోలార్ రూపం అంటే v V θకోణానికి సమానం అని వ్రాయండి ఇక్కడ V పరిమాణం మరియు θ కోణం V కోణం θ అని వ్రాయండి ఇప్పుడు దీర్ఘచతురస్రాకార రూపంలో వ్రాస్తే అది v cos θ j Vs sin θ అవుతుంది మరియు V బాణం మరొక విషయం V e jθ అవుతుంది V అనేది మగ్నిట్యూడ్ e jθ ఏమీ కాదు ఇది e jθ cos θ j sin θ కు సమానం మరియు ఇది ఇక్కడ వ్రాయబడింది e jθ అనేది cos θ j sin θ కు సమానం అప్పుడు ఒక కోణం θ అంటే కోణం θ ప్రాథమికంగా ఇప్పుడు మరొక విషయం ఏమిటంటే అది తరువాత వస్తుంది మరొక విషయం ఏమిటంటే ఆపరేటర్ j అనేది 90o అపసవ్యదిశలో భ్రమణాన్ని ఉత్పత్తి చేస్తుంది ఏ ఫేసర్ అయినా గుణించే కారకంగా వర్తించబడుతుంది వాస్తవానికి j 2 1 కు సమానం కాబట్టి ఆపరేటర్ j ఏదైనా ఫేసర్ యొక్క 90o అపసవ్య దిశలో భ్రమణాన్ని ఉత్పత్తి చేస్తుంది దానికి గుణించే కారకంగా వర్తించబడుతుంది అంటే j 2 1 కు సమానం కాబట్టి ఇది x ఇది నిజమైన అక్షం j ఇది ఊహాత్మక అక్షం కాబట్టి ఆ సందర్భంలో ఇది j అయితే ఇది ఇమాజినరీ పరిమాణం ఇది j దీనికి వచ్చినప్పుడు కొంచెం ఆగండి పైకి జరుపుతున్నాను కాబట్టి ఈ సందర్భంలో ఈ విషయంలో కొంచెం ఆగండి కాబట్టి ఈ సందర్భంలో ఇది ఇప్పుడు j మరింత కదులుతున్నప్పుడు అది j 2 j 2 1 కి సమానంఈ j3 కు వచ్చినప్పుడు j3 j కు సమానం ఎందుకంటే ఇది వాస్తవానికి j 2 j కాబట్టి j 2 1 కు సమానం అది ఒక సంక్లిష్ట పరిమాణం అంటే j మరియు చివరకు ఎప్పుడు j 4 ఈ దశకు వస్తుంది కాబట్టి ఇది ఒకటి అవుతుంది కాబట్టి ఇది తిరుగుతుంది అపసవ్య దిశ లో తిరుగుతుంది కాబట్టి ఇది v cos θ x భాగం తీసుకుంటే అది v cos θ కాబట్టి v cos θ ఇక్కడ v x కి సమానంగా ఉందనుకుందాం x మరియు Vs sin θ ఇది ఒకటి కాబట్టి ఇది Vy అని తీసుకుంటే ఇది Vs sin θ కు సమానం మరియు ఇది ఫలితంగా వచ్చే v కాబట్టి ప్రాథమికంగా v V cos θ j Vs sin θ కాబట్టి దీని అర్థం అంటే ప్రతిసారీ v కి బాణం ఉన్నది అని చెప్పడం లేదు ఇది మీకు అర్ధమవుతుంది అందుకే చెప్పడం లేదు v x j Vy కి కూడా సమానం కాబట్టి ఒక ఫేసర్ ను దీర్ఘచతురస్రాకార రూపంలో వ్యక్తీకరిస్తే కూడిక లేదా వ్యవకలనం కి సౌకర్యవంతంగా ఉంటుంది దీర్ఘచతురస్రాకార రూపాన్ని చేసినప్పుడు అర్థం ఈ రూపం అర్థం ఇది ఈ రూపం నుండి దీర్ఘచతురస్రాకారంగా ఉంటుంది ఎందుకంటే ఆ కూడిక మరియు వ్యవకలనం సహాయపడుతుంది ఆ పోలార్ రూపం అంటే ఈ ఒక పోలార్ రూపం ఒక ఫేసర్ యొక్క రెండు భాగాలను సూచించడానికి సౌకర్యవంతంగా ఉంటుంది అవి పరిమాణం మరియు దశ కోణం ఎందుకంటే ఈ v పరిమాణం మరియు θ కోణం కాబట్టి దానిని శుభ్రం చేస్తాను మరియు గణితం సంక్లిష్ట సంఖ్య యొక్క కార్యాచరణ తెలుసు కాబట్టి ఇక్కడ V1 V1 e jθ గా తీసుకోబడింది ఇది 1 కు సమానం అని అనుకుందాం అది V1 బాణం V2 బాణం అది V2 e jθ 2 అప్పుడు దీనిని గుణిస్తే అది V1 అవుతుంది ఇక్కడ వ్రాస్తున్నాను ఇది గుణించినట్లయితే ఇది V1 e jθ 1 V2 e jθ 2 వస్తుంది కాబట్టి వాస్తవానికి ఇది V1 V2 మరియు తరువాత e jθ1 θ2 కాబట్టి వాస్తవానికి ఇది ఇక్కడ వ్రాయబడినది ఇది V1కోణంθ1 θ2 అంటే ఏదైనా కోణం θ ను e jθ అని వ్రాయవచ్చు కాబట్టి ఇక్కడ దానిని శుభ్రం చేస్తాను కాబట్టి ఇక్కడ కోణం θ1 θ2 e jθ11 θ2 కు సమానం కాబట్టి ఇక్కడ ఇది సమానమైనది ఈ విధంగా వ్రాయబడింది అంటే దానిని శుభ్రం చేస్తాను అంటే ఇది V1 V2 cos θ1 θ2 j sin θ1 θ2 ఒకటి అర్థం చేసుకోవడానికి కాబట్టి ఇది వ్రాయొచ్చు కాబట్టి ఇది వాస్తవానికి V1 మరియు V2 పరిమాణాలు మరియు θ1 θ2 వరుసగా V1 మరియు V2 యొక్క కోణాలు కాబట్టి అదేవిధంగా V1 V2 ను చూద్దాము కాబట్టి ఇక్కడ దీనిని V1V2 గా చేస్తున్నాను అంటే e jθ1 1e jθ2 కాబట్టి ఇది భాగహారం కాబట్టిe jθ1 θ2 అంటే ఇది V1 ఇది V2 కాబట్టి దీని అర్థం కొంచెం ఆగండి అంటే ఇది మరియు ఇది V1V2 ejθ1 θ2 కు సమానం ఇక్కడే వ్రాయబడినది ఇక్కడ ఏమి వ్రాయబడింది మరలా కోణం θ1 θ2 అంటే ఇది V1V2 అవుతుంది అప్పుడు cos θ1 θ2 j sin θ1 θ2 కాబట్టి దానిని శుభ్రం చేస్తాను కాబట్టి ఇప్పుడు కొంత గమణికలను వ్రాస్తున్నాను ఇక్కడ కొన్ని జాగ్రత్తలు ఇక్కడ వ్రాయబడ్డాయి కాబట్టి AC లో వోల్టేజ్ మరియు కరెంట్ యొక్క అన్ని కార్యాచరణలు చేసేటప్పుడు అవి ఫేసర్ పరిమాణాలు అని మనసులో పెట్టుకుని చేయాలి కాబట్టి బీజగణిత అవకతవకలు సంక్లిష్ట పరిమాణాలుగా వ్యక్తీకరించిన తర్వాత మాత్రమే సాధ్యమవుతాయి కాబట్టి గణన ఎప్పుడు చేసినా దాని గురించి జాగ్రత్తగా ఉండాలి అంతే మరియు తరువాతిది ఉదాహరణకు కరెంట్ ను తరంగం గా పేసర్గా పరిగణిస్తాము కాబట్టి ఈ సందర్భంలో i1 5 sin ω t కి సమానంగా తీసుకున్నాం మరియు i2 10 sin ω t 60 o కి సమానం ఇప్పుడు సరే i1 i2 ని కూడితే అది 5 sin ω t 10 sin ω t 60 o కాబట్టి 5 sin ω t ఉంది అది 10 sinωt cos60 o 10 cos ωt sin 60 o కాబట్టి వివరించబడింది ఇది ఈ పదం అవుతుంది కాబట్టి సరళీకృతం చేసిన తరువాత అది ఈ పదం అవుతుంది 10 sin ω t 8 అవుతుంది ఇప్పుడు ఏమి చేస్తాము వాస్తవానికి ఇది 10 మరియు 8 662 కాబట్టి ఈ పరిమాణాన్ని √2 చే భాగించి కనుగొనాలి ఇది 13 23 ఇస్తుంది అనుకుందాం కాబట్టి అలా చేస్తే ఇది ఒకటి అలా చేస్తే 10 13 కాబట్టి అంటే ఇది 10 మరియు ఇది 8 కాబట్టి ఇది 13 2 10 ఇది α అంటే cos α 10 13 23 కి సమానం అందుకే ఇది cos అని వ్రాయబడింది కాబట్టి cos α 10 13 23 కు సమానం అని వ్రాస్తున్నాను మరియు sin α ఇక్కడ 8 66 13 23 కు సమానం అని వ్రాస్తున్నాను కాబట్టి ఇక్కడ ఇది భర్తీ చేయబడింది cos α తో మరియు ఇది భర్తీ చేయబడింది sin α తో మరియు ఇది గుణించబడుతుంది 13 కాబట్టి ఇది sin a cos b cos a sin b కాబట్టి అది 13 23 sin ω t α అంటే13 23 sin ω t అది 40 9 o ఎందుకంటే cos α 10 13 23 కు సమానంగా ఉంది α 40 9 o అవుతుంది కాబట్టి దానిని శుభ్రం చేస్తాను కాబట్టి ఇది α 40 9 o కు సమానం ఇది ఒక మార్గం ఇప్పుడు ఇది గరిష్ట విలువ ఇది గరిష్ట విలువ అనుకుందాం ఇది గరిష్ట విలువ అయితే దానిని శుభ్రం చేస్తాను కాబట్టి ఇప్పుడు ఇది గరిష్ట విలువ ఇది rms విలువ ఇది గరిష్ట విలువ అని అనుకుంటే ఇప్పుడు ఇది ఒకటి కాబట్టి ఈ పనిని rms విలువలో చేసేటప్పుడు i1 ను అర్థం చేసుకోవడానికి i1 rms ను నేను 5 √ 2 యాంపియర్ కి సమానం అని వ్రాస్తున్నాను i2 rms విలువ దీని rms విలువ 10 √ 2 పరిమాణం మాత్రమే ఇది యాంపియర్ కాబట్టి ఇది 10 √ 2 యాంపియర్ ఇది 5 √ 2 యాంపియర్ మరియు ఇది 10 √ 2 యాంపియర్ ఇప్పుడు ఈ సందర్భంలో ఈ sin ω t అంటే దానితో సంబంధం ఉన్న కోణం లేదు అంటే ప్రాథమికంగా అది ω t 0 o అని వ్రాయగలము దీనిని శుభ్రం చేస్తాను దానిని వ్రాయగలము అంటే ఇది వ్రాయగలము i1 ఎప్పుడు rms విలువ i1 5 √ 2 కోణం 0 o అని వ్రాస్తాము అదే విధంగా ఇక్కడ కోణం 60 o జతచేయబడింది అంటే i2 10 √ 2 కోణం 60 oకు సమానం ఎందుకంటే 60 o ఉంది అంటే ఈ i2 ముందుంది వాస్తవానికి i1 60 o కోణం తో ముందుంది ఎందుకంటే కోణం 60 o సానుకూలంగా ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటుంది ఎప్పుడు పరిష్కరించాలో పేర్కొనబడకపోతే అలా చేస్తాము ఈ సైన్ పదంతో ఏదైనా పదం జతచేయబడితే అంటే ఇది గరిష్ట విలువ rms విలువను పొందటానికి దానిని √ 2 చే భాగించాలి ఎందుకంటే తరువాత లెక్కలన్నీ rms విలువపై మాత్రమే ఆధారపడి ఉండటం చూస్తాము కాబట్టి ఈ సందర్భంలో ఇది ఈ రేఖాచిత్రం అందుకే ఇది ఈ 5 √ 2 కోణం 0 ఉంది అందుకే ఇది ఒక సూచన మరొకటి 10 √ 2 ఇది 10 √ 2 మరియు ఈ కోణం 60 o కాబట్టి ఇది ఒకటి ఇది ఫలితం 13 మరియు ఇది rms విలువగా తీసుకోబడుతుంది ఇది 13 ఎందుకంటే ఇక్కడ కూడా ఇది 13 23 మరియు ఇది rms విలువ ఇది rms విలువ వాస్తవానికి 13 ఇది మగ్నిట్యూడ్ మరియు ఇది కోణం 40 9 o కాబట్టి ఈ కోణం 40 9 o కాబట్టి ఈ ఫలిత కరెంట్ వాస్తవానికి ఈ 40 9 o తో ముందుంది మరియు i2 ఈ కోణం కంటే ముందుంది ఈ విషయాన్ని ఈ i1 కోణం 60 o అని పిలుస్తాము ఇది వాస్తవానికి ఫేసర్ రేఖాచిత్రం ఈ విధంగా ఇది ఒక ఫేసర్ రేఖాచిత్రం ఇప్పుడు x అక్షం మీద ప్రక్షేపణం తీసుకుంటే కాబట్టి ఇది సూచన 5√ 2 వాస్తవానికి ప్రతిచోటా √ 2 వస్తుంది అందుకే ఈ √ 2 వెలుపల కి తీసుకుంటాము ఈ 10√ 2 √ 2 వెలుపలకి తీసుకుంటాము మరియు 60 o కొసైన్ 60 o ఇది ఒకటి మరియు ఇది x అక్షం మీద ప్రక్షేపణం x అంటే 10 √ 2 అవుతుంది అదేవిధంగా y అక్షం ప్రక్షేపణం కోసం ఇది 1 √ 2 అవుతుంది కాబట్టి ఇది సూచన విషయం కాబట్టి ఇది ప్రక్షేపణం y అక్షం పై 0 తప్ప మరొకటి కాదు ఇది 10 sin 60 ఎందుకంటే ఈ కోణం y అక్షం ప్రక్షేపణం 10 sin 60 అంటే 8 ఇప్పుడు ఫలితం మొత్తం √ σx 2 √ y2 కాబట్టి అది 1 √ 2 అది √ 10 2 8 66 2 అవుతుంది ఇది 13 23 √ 2 అవుతుంది 23 √ 2 మరియు α tan 1 σyσx అని వ్రాయబడినది tan 1 σyσx అంటే 8 ఇది ఇక్కడ వచ్చిన విలువ కాబట్టి ఇదే విధంగా సమానంగా ఉంటుంది 13 23 sin ω t ఇది గరిష్ట విలువ 13 ఇది ఫేసర్ ర్రేఖాచిత్రం గీసాము అందుకే rms విలువ తీసుకోబడింది ఫేసర్ రేఖాచిత్రం కొరకు rms విలువను తీసుకోవాలి గరిష్ట విలువ కాదు అది రెండు విధాలుగా పరిష్కరించబడింది